ఇప్పటివరకుమనం క్వాంటం మెకానిక్స్ యొక్క హైసెన్బర్గ్ మరియు ష్రోడింగర్ చిత్రాల గురించి చర్చించాము నేను మీకు చూపించినది ఏమిటంటే రెండూ సమానమైనవే రెండూ సమానమే అని నేను మీకు చూపించాను హైసెన్బర్గ్ చిత్రంలో విషయాలు మాత్రికల ద్వారా నిర్వచించబడ్డాయి మరియు ష్రోడింగర్ చిత్రంలో మనకు వేవ్ ఫంక్షన్ ఉంటుంది మీరు పరిమాణాన్ని xop నిర్వచించాలనుకున్నప్పుడు అది ప్రతి పరిమాణానికి ఆపరేటర్ల ద్వారా నిర్వచించబడుతుంది ఉదాహరణకు హైసెన్బర్గ్ చిత్రం లో xmn మాతృక మూలకాన్ని ∫mxndx గా కలిగి ఉన్నాము మరియు ఈ n పై x ఆపరేటర్ వర్తించినప్పుడు అది కేవలం ∫xmxndx అవుతుంది మరోవైపు మనం pmnని కూడా నిర్వచించాము ఇది డిఫరెన్షియల్ ఆపరేటర్గా ఉన్నప్పుడు ndx మరియు pలో పని చేస్తున్నప్పుడు ∞ నుండి ∫ mpndx కి సమానం కాబట్టి ఇది వాస్తవానికి దానిని డిఫరెన్షియేట్ చేస్తుంది కాబట్టి మీరు ∞middx ndx ని పొందుతారు ఆపై మనం ఈ పరిమాణాల కోసం ఎక్స్పెక్టేషన్ విలువలను కూడా నిర్వచించాము కాబట్టి x కోసం ఎక్స్పెక్టేషన్ విలువ ∞x2xdx మరియు p యొక్క ఎక్స్పెక్టేషన్ విలువ ∞iddxψdx గా నిర్వచించబడింది మనం దీనిని ఈ పరిమాణాల సగటు విలువలుగా కూడా అర్థం చేసుకున్నాము అంతేకాకుండా p2 కి సంబంధించిన ఆపరేటర్లు p2 తప్ప మరేమీ కాదని మరియు ఇది 2d2dx2 గా మారిందని కూడా మనం చూడగలిగాము x2 కి సంబంధించిన ఆపరేటర్ x2 వేవ్ ఫంక్షన్ను గుణించడం తప్ప మరొకటి కాదు అదే విధంగామనం ఈ ఆపరేటర్ల యొక్క అధిక పవర్ లను మరియు వారి సొంత గుణకారాన్ని కూడా నిర్వచించవచ్చు వీటన్నింటి ద్వారా ఈ ఉపన్యాసంలో మనం నేర్చుకోబోయేది క్వాంటం మెకానిక్స్ యొక్క చాలా ముఖ్యమైన సూత్రం 'అనిశ్చితి సూత్రం' క్వాంటం మెకానిక్స్లో పరిమాణాన్ని సాధారణంగా చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో కొలవలేము అని ఈ సూత్రం సూచిస్తుంది వాస్తవానికి ఒకదానికొకటి సంయోగం అని పిలువబడే రెండు పరిమాణాలు అనిశ్చితి సంబంధం ద్వారా ఇవ్వబడిన సంబంధాన్ని కలిగి ఉంటాయి మీరు ఒక పరిమాణాన్ని చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో కొలిస్తే మరొక పరిమాణం తక్కువ ఖచ్చితమైనదిగా మారుతుంది క్వాంటం మెకానిక్స్లో ఇది ఎందుకు జరుగుతుందో మనం చూడబోతున్నాం ఇది వాస్తవానికి క్వాంటం కండిషన్ యొక్క ఫలితం మరియు అందువల్ల ఇది క్వాంటం మెకానిక్స్కు చాలా ప్రత్యేకమైన సూత్రం మీరు మీ 12వ తరగతిలో అనిశ్చితి సూత్రం గురించి తెలుసుకుని ఉండవచ్చు ఇది ప్రకటన నన్ను దానిని రాయనివ్వండి మరియు మనం దానిని మరింత అన్వేషిస్తాము ఇచ్చిన పార్టికల్ డెల్టా xpx2 మీరు తెలుసుకుని ఉండవచ్చు దీని అర్థం ఏమిటి మనం x ని ఎలా నిర్వచించాలి px ని ఎలా నిర్వచించాలి ఈ ఉపన్యాసంలో మనం దానిని గణితశాస్త్ర కఠినమైన పద్ధతిలో చూడబోతున్నాం కాబట్టి నేను పరిమాణం xని కొలిచినప్పుడు నేను x యొక్క సగటు విలువ ని పొందుతాను నేను x2 ని కొలిస్తే నేను దీని నుండి ఎక్స్పెక్టేషన్ విలువ పొందుతాను లేదా x యొక్క సగటు విలువను తీసివేసి వర్గమూలాన్ని తీసుకుంటే అది x గా నిర్వచించబడుతుంది అదేవిధంగా నేను p2 ఎక్స్పెక్టేషన్ విలువను తీసుకుంటే ⟨p⟩2ని తీసివేసి వర్గమూలాన్ని తీసుకుంటే ఇది p అవుతుంది సాధారణంగా నేను దానిని కుడి వైపున వ్రాస్తాను సాధారణంగా ఏదైనా పరిమాణానికి కుడివైపు దానిని O అని పిలుద్దాం లేదా ఆపరేటర్ Oలో అనిశ్చితి ⟨O2⟩ ⟨O⟩2 కి సమానంగా ఉంటుంది మరియు అది ఖచ్చితంగా అర్ధమే ఎలా అని నేను వివరిస్తాను కాబట్టి నా దగ్గర ఒక పరిమాణం ఉందనుకోండి లేదా కొన్ని సంఖ్యలను తీసుకోండి అని చెప్పండి నేను కొలిచినట్లు చెప్పండి మరియు నాకు 1 2 2 3 1 4 మరియు మొదలైనవి లభిస్తాయి మనల్ని మనం 1 2 3 4 5 6 సంఖ్యలకు పరిమితం చేసి సగటును తీసుకుందాం కాబట్టి ఇది ⟨x⟩ అని అనుకుందాం 122314 6 అవుతుంది మరియు అది 8 56 13 6 2 అవుతుంది ⟨x⟩2 విలువ సుమారుగా 4 అవుతుంది మనం ⟨x2⟩ని తీసుకుందాం మరియు అది 1449116 6 అవుతుంది ఇది 5 49 99 18 1816 34 341 35 కాబట్టి 35 6 ఇది సుమారు 6 అవుతుంది మీరు గమనించినట్లైతే ⟨x2⟩ విలువ ⟨x⟩2 కంటే ఎక్కువ రెండు ఒకేలా ఉండవు విలువలలో వ్యాప్తి ఉంది మరోవైపు అన్ని x ఒకేలా ఉంటే ఈ రెండూ సమానంగా ఉండేవి కాబట్టి ఈ x లేదాp లేదా O ద్వారా సాధారణంగా మీరు ఏ పరిమాణంలోనైనా స్ప్రెడ్ని అర్థంచేసుకోగలరు నేను అనేక కొలతలు చేసి అవి విభిన్నంగా ఉన్నాయని కనుగొంటే ఇక్కడ ఇవ్వబడిన పద్ధతిలో ఈ x నిర్వచించబడినది అది నాకు స్ప్రెడ్ ఎంత ఉందో తెలియజేస్తుంది మరియు అనిశ్చితి సూత్రం మీకు తెలియచేసేది ఏమిటంటే స్ప్రెడ్ మరియు స్ప్రెడ్ యొక్క కాంప్లెక్ కాంజుగేట్ ని గుణిస్తే 2 కంటే ఎక్కువగా ఉంటుంది మరియు దానిని ఇప్పుడు చూపిద్దాం దానికి ముందు నేను ఐగెన్ విలువ పరంగా దాని స్ప్రెడ్కి ఏమి జరుగుతుందో చెప్పాలనుకుంటున్నాను ఉదాహరణకు నేను వేవ్ ఫంక్షన్పై పనిచేసే ఆపరేటర్ O ని కలిగి ఉన్నాను మరియు నాకు ఐగెన్ విలువ Onn ని ఇస్తుంది అప్పుడు ⟨O⟩ ∫nOndx ద్వారా ఇవ్వబడుతుంది ఇది On ∫nndx On అవుతుంది మరోవైపు నేను ⟨O2⟩ని గణిస్తే ఇది ∫nO2ndx అవుతుంది ఇందులో On బయటకు వచ్చిన తర్వాత On ∫nOndx అవుతుంది మరియు On2∫nndx ని పొందుతారు దీని విలువ On2 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీరు చూసేది ఏమిటంటే ⟨On2⟩ ⟨O2⟩ వలె ఉంటుంది అందువలన O0 అవుతుంది కాబట్టి నేను ఐగెన్ ఫంక్షన్లు అయిన వేవ్ ఫంక్షన్కు సంబంధించి ఆపరేటర్ యొక్క ఎక్స్పెక్టేషన్ విలువను తీసుకుంటే ఆపై దానిలోని స్ప్రెడ్ లేదా xలేదా O లెక్కిస్తే అది 0 అవుతుంది కాబట్టి నిశ్చల స్థితిలో మనం తరంగాన్ని ఈ విధంగా రాయవచ్చు E 0 అవుతుంది అది స్థిరమైన ఎనర్జీ స్థితి కాబట్టి ఈ నేపథ్యంలో నేను ఇప్పుడు అనిశ్చితి సూత్రాన్ని నిరూపించబోతున్నాను దాని కోసం నాకు కౌచీ స్క్వార్ట్జ్ కావాలి కౌచీ స్క్వార్ట్జ్ అసమానత అవసరం నేను వెక్టర్స్ పరంగా చెప్పినట్లయితే అది |A B |≤|A ||B| ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం ఎందుకంటే A B |A |Bcos మరియు ఇది ఎల్లప్పుడూ |A |B కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఎందుకంటే |cos |ఎల్లప్పుడూ 1 కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఫంక్షన్ల పరంగా అది మీకు చెప్పేది ఏమిటంటే నా దగ్గర ఆపరేటర్ O1ఉంటే మరియు దాన్ని O2తో గుణించి దాని ఎక్స్పెక్టేషన్ విలువ తీసుకుంటే ⟨O1 O2⟩ | ∫xO1O2ψdx| తీసుకుంటున్నాను ఇది ∫O1ψdx ∫O2ψdx వ్యక్తిగత ఎక్స్పెక్టేషన్ విలువల కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఈ మొత్తం పరిమాణం ⟨O1⟩⟨O2⟩ తప్ప మరొకటి కాదు దీనిని కౌచీ స్క్వార్ట్జ్ అసమానత అని పిలుస్తారు మరియు అనిశ్చితి సూత్రాన్ని నిరూపించడానికిమనం దీన్ని ఇప్పుడు ఉపయోగించబోతున్నాము దాని కోసం నేను x ⟨x⟩ పరిమాణాన్ని ఒక ఆపరేటర్గా ఎంచుకుంటాను కాబట్టి ఇది O1 అవుతుంది మరియు O2 ఈ ఆపరేటర్ p ⟨p⟩ అవుతుంది కాబట్టి నేను కౌచీ స్క్వార్ట్జ్ అసమానత నుండి దీనిని పొందబోతున్నాను నేను కౌచీ స్క్వార్ట్జ్ అసమానతని ఉపయోగించబోతున్నాను నేను చూపించబోయేది ⟨x ⟨x⟩ p ⟨p⟩⟩ ⟨x ⟨x⟩2⟩ ⟨p ⟨p⟩2⟩ అయి ఉండాలి నేను వర్గమూలాన్ని ఎందుకు తీసుకుంటున్నాను అని మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ⟨x ⟨x⟩⟩0 మరియు ⟨p ⟨p⟩⟩ 0 కాబట్టి నేను నిజంగా గణిస్తున్నది ఈ స్ప్రెడ్ లేదా x p కుడి వైపున ఇది ఒక రకమైన rms డీవియేషన్ ఎడమ చేతి వైపు చేద్దాం

మరియు నేను దీనికి ఎక్స్పెక్టేషన్ విలువను తీసుకుంటున్నాను ఇది ⟨xp⟩ ⟨x⟩⟨p⟩ ⟨x⟩⟨p⟩⟨x⟩⟨p⟩ తప్ప మరొకటి కాదు మరియు నేను కొన్ని పదాలని రద్దు చేయబోతున్నాను ఇది దీనితో రద్దు అవుతుంది మరియు నేను దీనిని ⟨xp⟩ ⟨x⟩⟨p⟩కి సమానంగా పొందుతాను వీటన్నింటిలో నేను ఈ కోణీయ బ్రాకెట్ను లేదా ఎక్స్పెక్టేషన్ విలువను వ్రాస్తున్నప్పుడల్లా అది ఒక సంఖ్య అని గుర్తుంచుకోండి కాబట్టి ఈ పరిమాణం ఒక సంఖ్య మరియు ఈ పరిమాణం ఒక సంఖ్య మీరు ⟨x ⟨x⟩p ⟨p⟩⟩⟨x ⟨x⟩2⟩ ⟨p ⟨p⟩2⟩ ని ఉపయోగించడంలో అసౌకర్యంగా ఉంటే అప్పుడు మీరు దీనికి బదులుగా O1 ⟨x ⟨x⟩2⟩ ఉపయోగించవచ్చు మరియు O2 ⟨p ⟨p⟩2⟩ ని ఉపయోగించవచ్చు మరియు కౌచీ స్క్వార్ట్జ్ అసమానతని ⟨x ⟨x⟩2p ⟨p⟩2⟩ ⟨x ⟨x⟩2⟩⟨p ⟨p⟩2⟩ అని వ్రాయండి ఇది ఇంతకు ముందు పొందిన ఫలితానికి దారి తీస్తుంది కాబట్టి మనం ⟨x ⟨x⟩ p ⟨p⟩⟩ ⟨xp⟩ ⟨x⟩⟨p⟩ని లెక్కించాము నేను దీన్ని ఉపయోగించబోతున్నాను మరియు నేను దీన్ని ⟨xppx⟩2⟨xp px⟩2 ⟨x⟩⟨p⟩ గా వ్రాస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఏమి చేసాను నేను ఏమి చేసాను అంటే నేను ⟨xp⟩ ని ⟨xppx⟩2⟨xp px⟩2 అని వ్రాసాను నేను రెండు వైపులా ఎక్స్పెక్టేషన్ విలువను తీసుకుంటాను నాకు ఇది లభిస్తుంది మరియు నేను దీన్ని ఇక్కడ మరియు ఇక్కడ ఉపయోగిస్తాను ఇది ⟨xppx⟩2 iℏ2 ⟨x⟩⟨p⟩ తప్ప మరొకటి కాదని నాకు తెలుసు xp px iℏ తప్ప మరేమీ కాదని క్వాంటం కండిషన్ నుండి గుర్తుకు తెచ్చుకోండి ఇది iℏ2 ⟨x⟩⟨p⟩ అవుతుంది ఇప్పుడు ⟨xppx⟩ Real అని చూపించడానికి మీ కోసం దీన్ని ఒక అభ్యాసంగా వదిలివేస్తున్నాను మీరు p ని ఆపరేటర్ రూపంలో వ్రాస్తే ఇది చూపడం చాలా సులభం కాబట్టి ఇది నిజంగా ∫xidψdxiddxxψdx అవుతుంది మరియు మీరు దీనిని పాక్షికంగా ఇంటిగ్రేషన్ చేయవచ్చు మరియు ఇది Real అని చూపించవచ్చు కాబట్టి మీ వద్ద ఉన్నది ⟨xp⟩⟨xppx⟩2iℏ2 ⟨x⟩⟨p⟩ ఇది 'a' Real పరిమాణం మరియు ఊహాత్మక పరిమాణం 2

కాబట్టి ఇవన్నీ కలిసి సేకరించడానికి మనం ఏమి చేసాము ⟨x ⟨x⟩p ⟨p⟩⟩xp అని మీకు గుర్తు చేస్తాను x ⟨x2 ⟨x⟩2⟩ గా నిర్వచించాము మరియు ఇది p ⟨p2 ⟨p⟩2⟩ గా నిర్వచించాము నేను దీనిని ⟨x ⟨x⟩2⟩ అని కూడా వ్రాస్తాను ఇతర పదానికి ఇదే విషయం⟨p ⟨p⟩2⟩అవన్నీ ఒక్కటే కాబట్టి కుడి వైపున నేను ఈ అన్ని కార్యకలాపాల ద్వారా నిర్వచించబడిన xp ని కలిగి ఉన్నాను మరియు ఎడమ వైపు ఇప్పుడు నేను ఒక ai2 ని కలిగి ఉన్నాను కాబట్టి మనకు ఏమి ఉంది ఇప్పుడు మనకు ai2xp ai2 మాడ్యులస్ ఉంది ai2 అనేదిa224 తప్ప మరొకటి కాదు ఇది ఖచ్చితంగా 2 కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే a2 అనేది సానుకూల పరిమాణం కాబట్టి ఇక్కడ నుండి ఫలితం 2xp వస్తుంది ఇది అనిశ్చితి సూత్రం మీరు వేవ్ ఫంక్షన్ x కోసం చాలా సార్లు మరియు p అనేక సార్లు కొలిస్తే స్ప్రెడ్ ఉంటుంది కానీ ఈ స్ప్రెడ్ అనేది వీటి లబ్దము 2 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది ఇది మీ కొలత యొక్క పరిమితి కాదు కానీ ఇది క్వాంటం మెకానిక్స్లో ప్రాథమికంగా అంతర్లీనంగా ఉంటుంది నేను కొన్ని ఉపన్యాసాల వెనుక కణాల కోసం వేవ్ ప్యాకెట్ను రూపొందించినప్పుడు నేను దాని గురించి సూచించాను నేను అక్కడ చెప్పినది ఏమిటంటే నా దగ్గర x స్ప్రెడ్ ఉన్న వేవ్ ప్యాకెట్ ఉంటే మీకు దీన్ని ఇచ్చే ప్లేన్ వేవ్ల సంబంధిత మిశ్రమం k స్పేస్లో k స్ప్రెడ్ను కలిగి ఉంటుంది అంటే xk 1 మీరు రెండింటినీ ఇరువైపులా తో గుణించాలి అప్పుడు మీరు xp పొందుతారు కాబట్టి మీరు ఒక కణాన్ని వేవ్ ద్వారా సూచించడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఈ విధమైన అనిశ్చితి సంబంధాన్ని పొందుతారు ఎందుకంటే మీరు దానిని వేవ్ గా చూపించడానికి ప్రయత్నిస్తే అది మీరు కోరుకునే ఖచ్చితత్వాన్ని కలిగి ఉండదు దానికి ఒక పరిమితి ఉంటుంది ఆపై మొమెంటం కూడా తదనుగుణంగా వ్యాప్తి చెందుతుంది మరియు ఇది ఈ అనిశ్చితి సంబంధం ద్వారా ఇవ్వబడుతుంది నేను x చాలా తక్కువ చేస్తే px పెద్దదిగా మారుతుంది అని చూడవచ్చు మరియు నేను xని పెద్దదిగా చేస్తే మరియు px చిన్నదిగా మారుతుంది ఈ రెండు స్ప్రెడ్ల మధ్య కలిగి ఉన్న సంబంధం ఇదే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఐగెన్ ఫంక్షన్లయిన వేవ్ ఫంక్షన్లకు స్ప్రెడ్ ఉండదు కాబట్టి మనం ఒక ప్రశ్న అడుగుదాం x0 ని కలిగి ఉండే వేవ్ ఫంక్షన్లు ఉన్నాయా మరియు ఇవి x ఆపరేటర్ లేదా p0 యొక్క ఐగెన్ ఫంక్షన్లు అవి p ఆపరేటర్ యొక్క ఐగెన్ ఫంక్షన్లకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి మీరు భౌతికంగా x ఆపరేటర్ x యొక్క ఐగెన్ ఫంక్షన్ల కోసం అది xf మీకు ఖచ్చితమైన x0f ని ఇవ్వాలని భావించవచ్చు fxδ అయితే ఇది జరిగే ఏకైక మార్గం మీరు మునుపటి ఉపన్యాసాల నుండి గుర్తుచేసుకుంటే 12π∫eikdk తప్ప మరొకటి లేదు అన్ని ప్లేన్ తరంగాల వ్యాప్తి ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అన్ని మొమెంటం ఒకే సంభావ్యతతో వస్తుంది కాబట్టి మీరు p అని చూడవచ్చు ఇది ప్రాతినిధ్యమే మీకు p అని ఇస్తుంది ఈ సందర్భంలో x 0 కాబట్టి నాకు తెలిసిన లబ్దము అంతంతమాత్రంగానే ఉంటుంది p ఆపరేటర్ యొక్క ఐగెన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది దీని కోసం నేను idψ dx ని కలిగి ఉండబోతున్నాను ఇది ఒక ఖచ్చితమైన మొమెంటం pψ అవుతుంది మరియు ఇది వెంటనే మీకు ψeipxని ఇస్తుంది కాబట్టి నేను మీకు చూపించినది ఏమిటంటే p యొక్క ఐగెన్ ఫంక్షన్ eipx దీనిని నేను eikx అని రాయగలను ఈ స్థితి p స్థిరంగా ఉన్న ఒక కణానికి ఇది మొమెంటం విలువను కలిగి ఉంటుంది మరోవైపు ఇది ప్లేన్ వేవ్ కాబట్టి ఇది ∞ నుండి ∞ కాబట్టి దీనిలో x→∞ అయితే ఇది మొమెంటం కనుక p0 అని స్థిరపరచబడింది ఇవి రెండు ఐడియల్ కేసెస్ ఒక సందర్భంలో వేవ్ ఫంక్షన్ δ ఫంక్షన్గా ఉంటుంది మరొక సందర్భంలో వేవ్ ఫంక్షన్ అనేది ఒక కణానికి ∞ నుండి వ్యాపించే ప్లేన్ వేవ్ ఇవి రెండు ఐడియల్ సందర్భాలు ఈ రెండు సందర్భాలు ఒకేలా ఉండవు ఉదాహరణకు ఒక పెట్టెలోని కణం ఇక్కడ వేవ్ ఫంక్షన్ 0 మరియు L మధ్య ఉంటుంది లేదా మీరు ఒక సాధారణ హార్మోనిక్ మోషన్ పొటెన్షియల్లో ఒక కణాన్ని కూడా చూస్తారు ఇక్కడ ఇది పొటెన్షియల్ వేవ్ ఫంక్షన్ e x2 లాగా ఉంటుంది కాబట్టి ఇది కొంత వ్యాప్తిని కలిగి ఉంది మరియు ఇక్కడ x విలువ 0 కాదు మరియు p విలువ 0 కాదు కానీ వీటి లబ్దము ఎల్లప్పుడూ 2 కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉంటుంది అదేవిధంగా బాక్స్లోని కణంకి x విలువ 0 కాదు p విలువ 0 కాదు నిజానికి నేను మీకు అసైన్మెంట్లోని సమస్యలను ఇవ్వబోతున్నాను వీటి కోసం x మరియు p ని లెక్కించమని నేను మిమ్మల్ని అడుగుతాను మరియు వాటి లబ్దము ఏమిటో చూడండి అది ఎల్లప్పుడూ 2 కంటే ఎక్కువగా ఉండాలి మా డెరివేషన్ లో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఇప్పటివరకు నేర్చుకున్నది అనిశ్చితి సూత్రం మరియు నేను xp≥2 అని చెప్పే ఒక కోణానికి నన్ను పరిమితం చేసుకున్నాను మరియు ఇది అనలాగ్ లెక్కలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు నాకు x → 0 అని తెలుసు అంటే p → బౌండ్ స్టేట్ కోసం మునుపటి ఉపన్యాసం నుండి గుర్తుచేసుకుంటే ⟨p⟩ 0 కాబట్టి p → అంటే ⟨p2⟩ చాలా పెద్దదిగా మారుతోంది ⟨p2⟩ → మరియు ఇది p22m చాలా పెద్దదిగా మారుతుందని సూచిస్తుంది p22m → కాబట్టి మీరు ఒక కణాన్ని మరింత ఎక్కువగా నిర్బంధిస్తే అది కైనెటిక్ శక్తి అనిశ్చితి సూత్రం కారణంగా పెరుగుతుంది దానిని వ్యాప్తి చేయనివ్వండి అది చిన్నదిగా మారుతుంది మరియు మీరు దీన్ని ముందుగా చూసారు మళ్ళీ మనం బాక్స్ లోని కణానికి సంబంధించిన సమస్య తిరిగి వెళ్తాము ఇక్కడ ఒక కణం L పొడవు గల పెట్టెలో పరిమితం చేయబడింది మరియు మీరు గుర్తుకు తెచ్చుకుంటే ఈ శక్తి En1L2 కాబట్టి L పెద్దది అయినప్పుడు శక్తి చిన్నదిగా మారుతుంది ఇది ఖచ్చితంగా అనిశ్చితి సూత్రం యొక్క ప్రదర్శన వివిధ వ్యవస్థల శక్తిని అంచనా వేయడానికి కూడా మనం దీనిని ఉపయోగించవచ్చు ఉదాహరణకు మళ్లీ నేను ఒక ఉదాహరణ 1 కి వెళ్తాను సూత్రాన్ని ఉపయోగించి గ్రౌండ్ స్టేట్ లేదా సిస్టమ్ యొక్క అత్యల్ప శక్తిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నేను తీసుకున్న మొదటి ఉదాహరణ L పొడవు గల పెట్టెలోని ఈ కణం మరియు మీరు ఈ సందర్భంలో x విలువ సుమారుగా L ఉంటుంది మరియు p ⟨p2⟩ ⟨p⟩2 గా నిర్వచించబడినది ⟨p2⟩ తప్ప మరొకటి కాదు p యొక్క బౌండ్ స్టేట్ లో ఎక్స్పెక్టేషన్ విలువ 0 కాబట్టి p ⟨p2⟩ Lకి సమానము ఇది 2 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది కాబట్టి ⟨p2⟩ 24L2 p22m E ఇది 28mL2 కంటే ఎక్కువగా ఉంటుంది లేదా దానికి సమానంగా ఉంటుంది ఇది మీరు నిజంగానే కనుగొంటారు రెండవ ఉదాహరణలో నేను కణాన్ని సాధారణ హార్మోనిక్ పొటెన్షియల్లో తీసుకుంటాను మరియు ఈ సందర్భంలో ఇది x0 వద్ద కేంద్రీకృతమై ఉంటే x యొక్క సమరూపత నుండి ఎక్స్పెక్టేషన్ విలువ 0 అవుతుందని నాకు తెలుసు నేను ⟨x2⟩ ∼ a అని అనుకుందాం తద్వారా మనం పొటెన్షియల్ ఎనర్జీ 12ka2 12m2a2 గా రాయవచ్చు కైనెటిక్ ఎనర్జీ గురించి ఎలా ఇప్పుడు మళ్లీ ⟨p⟩0 కాబట్టి ⟨p2⟩ ⟨p⟩2 ⟨p2⟩ యొక్క క్రమంలో ఉంటుంది ఇది 2a x తప్ప మరేమీ కాదు కాబట్టి కైనెటిక్ శక్తి ⟨p2⟩2m అవుతుంది ఇది 28ma2 మరియు మొత్తం శక్తి E 28ma212m2a2 అవుతుంది అత్యల్ప శక్తిని కనుగొనడానికి నాకు అందుబాటులో ఉన్న ఏకైక పారామీటర్కు సంబంధించి నేను ఈ శక్తిని కనిష్టీకరించాను మరియు అది a కాబట్టి నేను dEda0 చేస్తాను ఇది నాకు 24ma3 m2a0 ఇస్తుంది లేదా మీరు దీన్ని పరిష్కరిస్తే మీకు a22mω లభిస్తుంది కాబట్టి a కి సంబంధించి కనిష్టీకరించే శక్తిని మనం కనుగొన్నాము అది a22mω మరియు మొత్తం శక్తి E 28ma212m2a2 గా ఇవ్వబడింది ఇది 28m2mω12m22mω గా వస్తుంది ఇది ℏω2 గా వస్తుంది ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా మనకు సరిగ్గా అదే సమాధానం వచ్చింది కాబట్టి ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా కనీస శక్తి ఒకేలా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వ్యాఖ్యానించనివ్వండి సాధారణ హార్మోనిక్ మోషన్ యొక్క గ్రౌండ్ స్టేట్ కోసం అనిశ్చితి xp కూడా కనిష్టంగా ఉండాలి లేదా అన్ని ఇతర స్థితిలు 2 కంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది అనిశ్చితి సూత్రాన్ని ఉపయోగించి శక్తి యొక్క మాగ్నిట్యూడ్ అంచనా క్రమాన్ని పొందడానికి ఒక అప్లికేషన్ మీ అసైన్మెంట్లో దీనికి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా ఇస్తాను దీనితో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను x అనేది x యొక్క ఎక్స్పెక్టేషన్ విలువ మీరు ⟨x2⟩ నుండి ⟨x⟩2 ని తీసివేసి వర్గమూలాన్ని తీసుకున్నప్పుడు x గా నిర్వచిస్తాము అదే విధంగా నేను ⟨p2⟩ నుండి ⟨p⟩2 ని తీసివేసి వర్గమూలాన్ని తీసుకున్నప్పుడు p గా నిర్వచిస్తాము కౌచీ స్క్వార్ట్జ్ అసమానతతో పాటు క్వాంటం కండిషన్ను ఉపయోగించి xp≥2 పొందాము మరియు అది అనిశ్చితి సూత్రం ఆపై మనం రెండు వ్యవస్థల శక్తిని అంచనా వేయడానికి దానిని వర్తింపజేసాము